స్వాగతం ఈరోజు ఉపన్యాసం 41 లో స్పానింగ్ సెట్ గురించి మాట్లాడుతున్నాము కాబట్టి వెక్టర్ స్పేస్ నిర్వచించడానికి మనం చాలా భావనలకు సిద్ధం కావాలి అందులో ఇది ఒకటి దాన్ని స్పానింగ్ సెట్ అని పిలుస్తాము ఇక్కడ మనము మొదటగా లీనియర్ స్పాన్ గురించి మాట్లాడుతాము తరువాత స్పానింగ్ సెట్ గురించి మాట్లాడుతాము ఇప్పుడు లీనియర్ స్పాన్ అంటే ఏమిటి అనేదాని గురించి తెలుసుకుందాం ఇచ్చిన వెక్టర్స్ యొక్క లీనియర్ స్పాన్ v1 v2 vn దీనిని నిర్వచించాము మరియు సాధారణంగా మనం ఈ v1 v2 vn యొక్క వ్యవధి గా సూచిస్తాము కాబట్టి ఇక్కడ ఖచ్చితంగా 1v12v2nvnను ఇచ్చిన లీనియర్ కాంబినేషన్ అంటాము కాబట్టి ఇది వెక్టర్స్ యొక్క లీనియర్ కాంబినేషన్ మరియు ఈ లాంబ్డా వాస్తవ సంఖ్య యొక్క సెట్కి చెందినది కాబట్టి ఇది ఇచ్చిన వెక్టర్స్ యొక్క అన్ని లీనియర్ కాంబినేషన్ ల సెట్ దీనినే మనము v1 v2 vn గా పిలుస్తాము సరిగ్గా అన్ని లీనియర్ కాంబినేషన్ ల సేకరణను v వెక్టర్స్ v1 v2 vn ను లీనియర్ స్పాన్ అంటాము మరియు ఇక్కడ మనం ఇప్పుడు చర్చిచాము ఈ వెక్టర్ 100T ఇది కాలమ్ వెక్టర్ అని చెప్పడానికి కానీ నేను వరుస వెక్టర్ తో కూడా చేయవచ్చు కాబట్టి వెక్టర్స్ 427Tమరియు 314T పరిధిలో ఇక్కడ వెక్టర్ ఉంది కాబట్టి మనం ప్రాథమికంగా ఈ వెక్టర్ యొక్క లీనియర్ కాంబినేషన్ గా ఈ వెక్టర్ ను వ్రాయగలము ఎందుకంటే ఇది ఇక్కడ ఉన్న ప్రశ్న ఈ వెక్టర్స్ యొక్క స్పాన్ ఎంత ఈ రెండు వెక్టర్స్ యొక్క అన్ని లీనియర్ కాంబినేషన్ లు మరియు ఈ వెక్టర్స్ యొక్క ఈ కాలానికి చెందినవి కావా అని తనిఖీ చేయడానికి ఈ రెండు వెక్టర్స్ యొక్క లీనియర్ కాంబినేషన్ను మనము తనిఖీ చేస్తాము కాబట్టి మనం ప్రాథమికంగా 1 మరియు 2 లను కనుగొనవలసి ఉంది 14 2 7 23 1 4 1 0 0 అటువంటి లాంబ్డా ను కనుగొనడం సాధ్యమేనా కాదా ఇక్కడ వ్యవస్థ అస్థిరంగా ఉందా లేదా ఇది 1 మరియు 2 లను ఇవ్వగల స్థిరమైన వ్యవస్థ కాబట్టి దీనికి సమాధానం ఇవ్వడానికి మనం అగ్మెంటెడ్ మాతృక ను తిరిగి పొందాలి మరియు అడ్డు వరుస తగ్గింది లేదా ఎచెలాన్ ఫామ్ గమనించండి ఈ రో తగ్గిన ఎచెలాన్ ఫామ్ చాలా ముఖ్యమైనది మన ఉపన్యాసాలలో మనం దీని ఆలోచనను సమీకరణాల వ్యవస్థను పరిష్కరించడం లో గాస్ ఎలిమినేషన్ ను ఉపయోగించడం లేదా ఈ రో కు ఎచెలాన్ ఫామ్ ని తగ్గించడం అని చెప్పడం వల్ల ఈ వరుస రో ఎచెలాన్ ఫామ్ ను తగ్గించిన తర్వాత ఈ ఇచ్చిన వ్యవస్థ నుండి మనం ఏ రకమైన పరిష్కారాన్ని పొందుతున్నామో ఖచ్చితంగా చెప్పగలం ఇప్పుడు మనం దాని రో ను ఎచెలాన్ ఫామ్ కి తగ్గించాల్సిన అవసరం ఉంది మరియు ఈ ఆలోచన కూడా మనం ఈ మూలకం ను 0 గా చేయాల్సిన అవసరం ఉందని చాలాసార్లు వివరించాము తరువాత ఈ ఎలిమెంట్ 0 అవుతుంది ఈక్వేషన్ 1 సహాయంతో మరియు తరువాత మనం ఈ ఎలిమెంట్ ను 0 చేయాలి ఈక్వేషన్ 2 సహాయంతో కాబట్టి అలా చేస్తే తగ్గిన ఎచెలాన్ ఫామ్ ఏమిటో నేను ఇక్కడ నేరుగా వ్రాస్తున్నాను 1 0 0 1 1 2 ఈ అడ్డు రో ఎచెలాన్ ఫామ్ ను తగ్గిస్తుంది మరియు ఇక్కడ నుండి ఇప్పుడు మనం ముగించవచ్చు ఎందుకంటే ఇది ఇప్పుడు మన మొదటి నిలువు వరుసలో పివట్ మూలకం ఉంది రెండవ నిలువు వరుస లో పివట్ ఎలిమెంట్ ఉంది మరియు ఇక్కడ సమస్య సమీకరణం యొక్క కన్సిటెన్ట్సి తో ఉంది చివరి ఈక్వేషన్ 1 0 0 కు సమానం అని చెప్పింది ఇది ఇక్కడ సాధ్యం కాదు అంటే ఈ 4 1మరియు2 లకు మనము సిస్టమ్ ను పరిష్కరించలేము ఎందుకంటే మన ఈక్వేషన్స్ ఇన్కన్సిటెన్ట్ గా ఉన్నందున దీనికి పరిష్కారం లేదు కాబట్టి ఈ ఈక్వేషన్ ల సిస్టమ్ కి మనము ఎటువంటి పరిష్కారం పొందలేము మరియు అందువల్ల ఈ ప్రశ్నకు సమాధానం ఈ వెక్టర్ 1 0 0 లేదా వెక్టర్స్ 4 2 7 మరియు 3 1 4 యొక్క ఈ స్పాన్ లో ఉండదు కాబట్టి ఇక్కడ సిస్టమ్ ఇన్కన్సిటెన్ట్ గా ఉంది మరియు దీనిని ఇక్కడ ఇచ్చిన లీనియర్ కాంబినేషన్ గా వ్రాయలేము కాబట్టి ఇక్కడ మరొక మంచి ఫలితం ఉంది మనము అధికారిక రుజువు ద్వారా వెళ్ళలేము కానీ ఇది ఎలా జరుగుతుందో కనీసం కొంత అంతర్ ని చూస్తాము కాబట్టి వెక్టర్ స్పేస్ V యొక్క ఉపసమితి అయితే ఇది SPAN అవును కాబట్టి SPAN అంటే ఏమిటి SPAN అయిన వెక్టర్స్ యొక్క అన్ని లీనియర్ కాంబినేషన్స్ V యొక్క ఉప ప్రదేశం ఈ సిస్టమ్లో S ఉంది మనం ఏదైనా రెండు వెక్టర్స్ సేకరణను తీసుకుంటాము మరియు దీని యొక్క స్పాన్ మనకు వెక్టర్ స్పేస్ ను ఇస్తుంది కాబట్టి SPAN అంటే ఈ V యొక్క వెక్టర్ స్పేస్ అంటే V యొక్క సబ్ స్పేస్ దీని ఎలిమెంట్ ను మనం మూడు సబ్ సెట్ గా తీసుకున్నాము మరియు ఇది ఈ చిన్న S ని కలిగి ఉన్న అతిచిన్న సబ్ స్పేస్ అవుతుంది కాబట్టి దీని యొక్క చిన్న సబ్ సెట్ ఉండకూడదు ఇది s కలిగి ఉంటుంది ఇదే వెక్టర్ సెట్ ని కలిగి ఉన్న అతిచిన్న వెక్టర్ స్పేస్ కాబట్టి ఇక్కడ రుజువును చూడటానికి ఇది మన సెట్ Sv1v2vn ఇవి ఈ S యొక్క ఎలిమెంట్స్ మరియు దీని యొక్క స్పాన్ ఏమిటో మనం చూస్తాము S అనేది ఒక వెక్టర్ స్పేస్ V కాబట్టి వెక్టర్ స్పేస్ ను చూపించడానికి మనం ఆ రెండు లక్షణాలను చూపించాల్సిన అవసరం ఉంది ఎందుకంటే మనం ఇక్కడ సబ్ స్పేస్ గురించి మాట్లాడుతున్నాము ఎందుకంటే ఆ రెండు లక్షణాలను కచ్చితంగా చూపించాలి అంటే మనం ఈ సెట్ లోని ఏదైనా రెండు ఎలిమెంట్స్ ను తీసుకుంటాము మరియు వాటి వెక్టర్ అదనంగా కూడా ఒకే సెట్ కు చెందినవి కావాలి మరియు మనము ఈ సెట్ను ఒక స్కేలార్ సంఖ్య తో గుణించినప్పుడు కొత్త ఎలిమెంట్ కూడా ఈ సెట్ S కి చెందినది కాబట్టి ఇక్కడ ఈ u v∈SPAN అనుకుందాం మరియు ఇప్పుడు u SPAN కు చెందినది మరియు v SPAN కు చెందినది కాబట్టి మనం ఈ u మరియు v లను లీనియర్ కాంబినేషన్ గా వ్రాయవచ్చు వెక్టర్ vi ని కాబట్టి ఇక్కడui1nivi ఇది లీనియర్ కాంబినేషన్ ఇక్కడ కూడా వెక్టర్ vi యొక్క లీనియర్ కాంబినేషన్గా మనం వ్రాసిన vi1nivi ఈ λ లు మరియు μ భిన్నంగా ఉంటాయి మరియు ఇతర స్కేలార్ లు అవుతాయని గమనించండి అయితే ఇది మరొక వెక్టర్ కాబట్టి ఇది లీనియర్ కాంబినేషన్ ఇక్కడ వేరే లీనియర్ కాంబినేషన్ v మరొక వెక్టర్ కాబట్టి మనకు అక్కడ వేరే లీనియర్ కాంబినేషన్ ఉంది కాబట్టి మనం SPAN నుండి తీసుకున్న ఈ రెండు వెక్టర్స్ అవి తప్పనిసరిగా v యొక్క లీనియర్ కాంబినేషన్ గా ఉండాలి ఇప్పుడు మనం వాటిని జోడిస్తే uv ఇదిuvi1niiviSPANS అవుతుంది కాబట్టి మళ్ళీ ఇది vi యొక్క లీనియర్ కాంబినేషన్ ఎందుకంటే అది మొత్తం కూడా రియల్ నెంబర్ కాబట్టి మనం దాన్ని మళ్ళీ లీనియర్ కాంబినేషన్ గా కలిగి ఉంటాము ఇది కూడా SPAN S కి చెందినది ఎందుకంటే ఈ SPAN S లో vi యొక్క అన్ని లీనియర్ కాంబినేషన్ లు ఉంటాయి మరియు ఇది లీనియర్ కాంబినేషన్ కాబట్టి ఖచ్చితంగా ఇది కూడా SPAN S కు చెందినది ఇంకొక స్వభావము మూసివేత స్వభావము మనం ఇక్కడ ఏదైనా స్థిరాంకం ద్వారా గుణించినప్పుడు మనం c ను స్కేలార్ గా తీసుకున్నాము కాబట్టి మనం ఈ c వెక్టర్ తో గుణించినట్లయితే మనకు ఏమి వస్తుంది ఇక్కడ ఇది i కాదు c కాబట్టి మనం ఈ u ను వ్రాసేటప్పుడు u ఒక లీనియర్ కాంబినేషన్ గా సరైనది కాబట్టి ఈ u ఒక లీనియర్ కాంబినేషన్ కాబట్టి మనం ఇప్పటికే ఇక్కడ u ని ivi అని వ్రాయబడింది మరియు మనం ఇక్కడ కాన్స్టాంట్ గా గుణించినప్పుడు c స్కేలార్ c ద్వారా గుణించినప్పుడు ivi కి ఏమి జరుగుతుంది కాబట్టి ఈ ivi ని మనం ఇక్కడ రెండు గుణించినప్పుడు మరొక రియల్ నెంబర్ మరియు ఇది vi యొక్క మరొక లీనియర్ కాంబినేషన్ కాబట్టి ఒకసారి మనకు ఈ లీనియర్ కాంబినేషన్ మరియు అన్ని లీనియర్ కాంబినేషన్ ఈ SPAN S కు చెందినవి కాబట్టి ఈ ఎలిమెంట్ కూడా అవుతుంది SPAN S కు చెందినది కాబట్టి మూసివేత లక్షణాలు ఇక్కడ సంతృప్తికరంగా ఉన్నాయి అంటే ఇది SPAN S ఒక వెక్టర్ ఉప స్థలం కాబట్టి SPAN S ఒక వెక్టర్ సబ్ స్పేస్ మరియు S యొక్క ఎలిమెంట్ ను కలిగి ఉన్న ఏదైనా సబ్ స్పేస్ కూడా ఆ సెట్ లో ఒక SPAN S కలిగి ఉంటుందని మనం చూపించాల్సిన అవసరం ఉంది మరియు కారణం స్పష్టంగా ఉంది SPAN S అన్ని లీనియర్ కాంబినేషన్ల ను కలిగి ఉంది కాబట్టి మనకు వెక్టర్ స్పేస్ ఉందని అనుకుందాం ఇక్కడ ఈ సెట్ S ని కలిగి ఉంది ఖచ్చితంగా ఎందుకంటే ఇది వెక్టర్ స్పేస్ అయితే w అనేది వెక్టర్ స్పేస్ అని S కలిగి ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఇది అన్ని లీనియర్ కాంబినేషన్ ల వెక్టర్ స్పేస్ ఎందుకంటే మనం ఇందులో రెండు అంశాలను జోడించినప్పుడు చివరికి అన్ని లీనియర్ కాంబినేషన్ ఈ సెట్ w లో ఉండాలి అంటే దీనికి SPAN S కూడా ఉంటుంది మరియు ఈ S ని కలిగి ఉన్న అతిచిన్న సబ్ స్పేస్ SPAN S అని కూడా మనకు చెప్తుంది ఎందుకంటే s ని కలిగి ఉన్న ఏదైనా ఈ SPAN S ను కలిగి ఉంటుంది కాబట్టి ఇది అతిచిన్న సబ్ స్పేస్ కాదని చెప్పలేము కాబట్టి మనం ఇక్కడ నేర్చుకున్నది ఏమిటి అంటే ఇది SPAN S అని వెక్టర్ స్పేస్ నుండి మనము ఏదైనా వెక్టర్ లను తీసుకునే స్పాన్ మరియు ఈ వెక్టర్స్ యొక్క స్పాన్ ని కలిగి ఉంటే అది వెక్టర్ V యొక్క వెక్టర్ సబ్ స్పేస్ గా ఏర్పడుతుంది ఇంకొకటి ఉంది దీనిని స్పానింగ్ సెట్ అంటారు కాబట్టి స్పానింగ్ సెట్ ఏమిటి ఇక్కడ సెట్ v1v2vn వెక్టర్ స్పేస్ V యొక్క స్పానింగ్ సెట్ ని ఏర్పరుస్తుంది కాబట్టి ఇది ఈ వెక్టర్ v యొక్క స్పానింగ్ సెట్ అని మనము పిలుస్తాము ఏదైనా v కోసం ఆ వెక్టర్ స్పేస్ V నుండి ఏదైనా మూలకాన్ని తీసుకుంటే అప్పుడు ఈ 12n స్కేలార్ లు ఉన్నాయి ఈ v ల యొక్క ఈ లీనియర్ కాంబినేషన్ కు సమానం కాబట్టి ప్రాథమికంగా ఇది వెక్టర్ స్పేస్ V యొక్క స్పానింగ్ సెట్ అని పిలుస్తాము ఈ వెక్టర్ స్పేస్ యొక్క ఏదైనా ఎలిమెంట్ ఉంటే ఈ ఇచ్చిన సెట్ V యొక్క లీనియర్ కాంబినేషన్గా వ్రాయవచ్చు లేదా ఇతర మాటలలో మనం ఇక్కడ వెక్టర్స్ v1v2vn లో స్పాన్ V కి V లోని ప్రతి v వెక్టర్స్ v1v2vn యొక్క లీనియర్ కాంబినేషన్ అయితే కాబట్టి ఈ స్పానింగ్ సెట్ మనకు లభించిన తర్వాత ఇది విస్తరించడం సెట్ చాలా ముఖ్యం ఈ వెక్టర్ స్పేస్ యొక్క ఏదైనా వెక్టర్ను మనం ఇచ్చిన పరంగా లేదా ఇచ్చిన వెక్టర్ల లీనియర్ కాంబినేషన్ గా వ్రాయవచ్చు కాబట్టి ఇక్కడ ఉదాహరణ వెక్టర్స్ 1 0 0 0 1 0 0 0 1 ను పరిశీలిస్తున్నాము ఇది R³ యొక్క స్పానింగ్ సెట్ని ఏర్పరుస్తుంది అంటే మనం చూపించాల్సింది ఏమిటి మనము ఈ R³ యొక్క ఏదైనా మూలకాన్ని ఈ R³ యొక్క ఏదైనా మూలకాన్ని తీసుకుంటే అప్పుడు మనము ఈ మూడు వెక్టర్స్ యొక్క లీనియర్ కాంబినేషన్ గా వ్రాయగలగాలి మరియు దీని అర్థం ఈ స్పానింగ్ సెట్ కాబట్టి ఈ 1 0 0 0 1 0 0 0 1 వెక్టర్ స్పేస్ R³ కోసం స్పానింగ్ సెట్ ని ఎలా ఏర్పరుస్తుందో చూద్దాం కాబట్టి ఏదైనా వెక్టర్ కోసం మనము ఈ v1 v2 v3 ను ఈ v1 v2 v3 చేత సూచించబడిన ఒక సాధారణ వెక్టర్ ను తీసుకుంటాము అది R³ నుండి ఏదైనా వెక్టర్ కావచ్చు మనము v1 v2 v3 పై దేనినీ పరిమితం చేయడం లేదు అవి ఏదైనా రియల్ నెంబర్ కావచ్చు అంటే ఈ వెక్టర్ ఈ R³ కి చెందినది మరియు ఇది నార్మల్ వెక్టర్ అయితే ఇది ఈ R³ నుండి ఏదైనా వెక్టర్ కావచ్చు మనం ఇప్పుడు ఈ R³ నుండి నార్మల్ వెక్టర్ అయిన ఈ వెక్టర్ ఎటువంటి పరిమితి లేకుండా చూపిస్తాము కాబట్టి R³ నుండి ఏదైనా వెక్టర్ ఈ ఇచ్చిన వెక్టర్స్ యొక్క లీనియర్ కాంబినేషన్ గా మనం వ్రాయవచ్చు మరియు ఈ సందర్భంలో ఇది అల్పమైనది ఇదే v1 v2 v3 మరియు తరువాత మనం దానిని ప్రామాణిక వెక్టర్స్ అని పిలువబడే మరొక పేరుతో పిలుస్తాము కాబట్టి ఇక్కడ మనకు 1 0 0 0 1 0 0 0 1 ఉంది మనం మొదటి వెక్టర్ ను మనం v1 రెండవది v2 మరియు మూడవది v3 సంఖ్యతో గుణించాలి మరియు అలా అయితే మనకు స్పష్టంగా v1 v2 v3 v11 0 0 v20 1 0 v30 0 1 కాబట్టి ఈ వెక్టర్ స్పేస్ R³ యొక్క ఏదైనా వెక్టర్ ఈ వెక్టర్స్ 1 0 0 0 1 0 0 0 1 యొక్క లీనియర్ కాంబినేషన్గా వ్రాయవచ్చు ఇది ఈ ప్రత్యేక సందర్భంలో చూడటానికి చాలా చిన్నది ఈ వెక్టర్స్ గురించి 1 1 1 1 1 0 1 0 0 గురించి మనం ఇక్కడ మాట్లాడుతాము మరియు ఇది కూడా R³ యొక్క స్పానింగ్ సెట్ ని ఏర్పరుస్తుంది ఇది స్పానింగ్ సెట్ ని ఏర్పరుస్తుంది కాబట్టి వెక్టర్స్ ను 1 1 1 1 1 0 1 0 0 గా తీసుకున్న ఒక ఉదాహరణను మనము ఇప్పటికే చూశాము ఇది మరొక సెట్ మరియు ఈ రూపం R³ యొక్క సెట్ ని ఖర్చు చేస్తున్నట్లు మళ్ళీ మనము చెప్పుకుంటున్నాము కాబట్టి సహజంగానే ఈ స్పానింగ్ సెట్ ప్రత్యేకమైనది కాదు మనకు వేరే వెక్టర్స్ సెట్ ని కలిగి ఉండవచ్చు మరియు అదే వెక్టర్ స్పేస్ ను విస్తరించి ఉంటుంది కాబట్టి ఇక్కడ ఇది మరొక ఉదాహరణ ఇక్కడ ఈ సెట్ కూడా R³ ని విస్తరించగలదని చూస్తాము అంటే ఈ R³ యొక్క ఏదైనా ఎలిమెంట్ ఈ మూడు వెక్టర్ ల లీనియర్ కాంబినేషన్ గా వ్రాయవచ్చు దీనిని చూడటానికి మనము ఈ R³ నుండి ఇక్కడ ఒక నార్మల్ వెక్టర్ తీసుకుంటాము మరియు ఇచ్చిన వెక్టర్స్ యొక్క లీనియర్ కాంబినేషన్ గా ఈ v1 v2 v3 ను వ్రాయడానికి ప్రయత్నిస్తాము v1 v2 v3 11 1 1 21 1 0 31 0 0 ఇప్పుడు ప్రశ్న ఏమిటంటే మనం ఇక్కడ లీనియర్ కాంబినేషన్ గా వ్రాయగలము ఎందుకంటే ఇక్కడ మునుపటి కేసును చూడటం అంత ట్రివియల్ కాదు అయితే ఇది కూడా కష్టం కాదు కాబట్టి మనము మళ్ళీ ఈ మూడు సమీకరణాల వ్యవస్థను పరిష్కరిస్తాము 1v3 2v2 v3 3v1 v3 v1 v2 కాబట్టి ఈ రో ను తగ్గించకుండా మనం ఈ సమీకరణాన్ని నేరుగా పరిష్కరించగలము మనం అలా చేయనవసరం లేదు ఎందుకంటే ఈ మూడవ సమీకరణం 1v3 అని చెబుతుంది కాబట్టి ఇక్కడ నుండే మనకు 1v3 అని ప్రత్యక్ష సమాధానం లభిస్తుంది ఇప్పుడు మనము 2v2 v3 అని చెప్పే రెండవ ఈక్వేషన్ ను తీసుకుంటాము కాబట్టి రెండవ ఈక్వేషన్ 2v2 v3 ను ఇస్తుంది మరియు ఈ ఈక్వేషన్ 1 నుండి 2v2 v3 కాబట్టి ఈ లీనియర్ కాంబినేషన్ ను ఇక్కడ పొందాము ఈ వెక్టర్ v1 v2 v3 ఈ ఇచ్చిన వెక్టర్స్ యొక్క లీనియర్ కాంబినేషన్ గా వ్రాయవచ్చు ఇది మొదటి వెక్టర్ v3 v2 v3రెండవ వెక్టర్ మరియు v1 v2 మూడవ వెక్టర్ ఫామ్ లో ఉంటుంది కాబట్టి ఈ ఉదాహరణలో ఇది మునుపటి ఉదాహరణ కంటే భిన్నమైన సెట్ అని మనం మళ్ళీ చూశాము కానీ మళ్ళీ ఇది కూడా ఈ R³ యొక్క స్పానింగ్ సెట్ ఇప్పుడు మనకు ఈ ఉదాహరణ సంఖ్య 3 ఉంది ఇక్కడ మనం మునుపటి ఉదాహరణ నుండి తీసుకున్నట్లు ఉంది కాబట్టి ఈ వెక్టర్స్ 1 1 1 1 1 0 1 0 0 1 0 1 ఇవి మునుపటి ఉదాహరణ నుండి మనము ఒకదాన్ని తీసుకున్నాము 1 0 0 1 0 1 ఇక్కడ మరో వెక్టర్ ను చేర్చుకున్నాము ఇప్పుడు ఇక్కడ సెట్ పెద్దది అది మళ్ళీ R³ యొక్క స్పానింగ్ సెట్ ని రూపొందిస్తుంది అదే మనం ఇప్పుడు పరిశీలిస్తాము ఇప్పటికే ఉన్న సెట్ కి మనము ఈ వెక్టర్ 1 0 1 ని జోడించాము మరియు ఇది కూడా స్పానింగ్ సెట్ ని రూపొందిస్తోంది కాబట్టి మనము ఈ స్పానింగ్ సెట్ వేరే సంఖ్యలోని ఎలిమెంట్ ను కలిగి ఉండవచ్చు కాబట్టి ఇది స్పానింగ్ సెట్ ని ఎలా ఏర్పరుస్తుందో ఇక్కడ పరిశీలిస్తాము కాబట్టి ఏదైనా నార్మల్ వెక్టర్v1 v2 v3 కోసం మనం ఈ లీనియర్ కాంబినేషన్ ను మళ్ళీ పరిగణించాలి ఈ నాలుగు వెక్టర్ల లీనియర్ కాంబినేషన్ గా ఈ v1 v2 v3 ను వ్రాయగలమా v1 v2 v3 11 1 1 21 1 0 31 0 0 41 0 1 Bv1 v2 v3 Bv1 v3 v1 v2 v1 కాబట్టి మనకు ఈ తగ్గిన ఫారమ్ ఇక్కడ ఉంది మరియు ఇప్పుడు మనం అలాంటి లాంబ్డా పొందగలమా లేదా ఇప్పుడు అలాంటి వాటిని పొందలేమా అని ఈ రెడ్యూస్డ్ ఫామ్ నుండి మనం గమనించవచ్చు కాబట్టి ఈ పివట్ ఎలిమెంట్ కు తిరిగి రావడం వలన మొదటి నిలువు వరుసకు పివట్ ఉంది రెండవ కాలమ్లో పివట్ ఎలిమెంట్ కూడా ఉంది మరియు మూడవ కాలమ్లో పివట్ ఎలిమెంట్ కూడా ఉంది కాబట్టి మనకు మూడు పివట్ ఎలిమెంట్స్ ఉన్నాయి మరియు ఇక్కడ మనకు ఈ పివట్ ఎలిమెంట్ లేదు ఇది పివట్ ఎలిమెంట్ కాదు కాబట్టి ఈ 4 కి అనుగుణంగా 4 ఒక ఉచిత వేరియబుల్ కాబట్టి అన్ని ఇతర లాంబ్డాలు ఈ 4 యొక్క ఎంపికపై ఆధారపడి ఉంటుంది కాబట్టి ఇప్పుడు మనకు అలాంటి లాంబ్డాలు ఉన్నాయి ఇవి ఈ v1 v2 v3 వరకు జతచేస్తాము మరియు వాస్తవానికి ఇప్పుడు ఈ సందర్భంలో మన వద్ద ఉంది మనకు చాలా ఎంపికలు ఉన్నాయి ఈ v1 v2 v3 ఇవ్వడానికి ఈ లాంబ్డా కోసం మనకు చాలా ఎంపికలు ఉన్నాయి వాస్తవానికి ఇది ఇప్పుడు ప్రత్యేకమైనది కాదు ఈ ప్రాతినిధ్యం ప్రత్యేకమైనది కాదు అయితే మునుపటి సందర్భాల్లో ఈ ఎచెలాన్ ఫామ్ ను నిశితంగా గమనించవచ్చు మరియు చేయవచ్చు కాబట్టి మనకు ఏమి లభిస్తుంది ఈ మూడు ఉదాహరణలతో పరిశీలిస్తే మనకు ఈ కాలమ్ లభించదు కాబట్టి మనము వీటిలో ప్రతి కాలమ్ ఇక్కడ ఒక పివట్ ను కలిగి ఉంటుంది ఆ సందర్భంలో λ యొక్క సంఖ్యకు ప్రత్యేకమైన ప్రాతినిధ్యం లభిస్తుంది కాబట్టి మునుపటి ఉదాహరణ మనకు అక్కడ ఈ వెక్టర్ లేనప్పుడు ఇచ్చిన వెక్టర్స్ పరంగా ఈ v1 v2 v3 యొక్క ప్రత్యేక ప్రాతినిధ్యం మనకు ఉంది ఈ సందర్భంలో ఇప్పుడు ఈ R³ నుండి ఏదైనా వెక్టర్ ను ఈ నాలుగు వెక్టర్ ల పరంగా వ్రాయవచ్చు కాబట్టి వాస్తవానికి ఇది మునుపటి ఉదాహరణ ఈ ఉదాహరణకి ఉన్న ఏకైక వ్యత్యాసం ఏమిటంటే మనకు ప్రత్యేకమైన ప్రాతినిధ్యం లేదు మనం ఇప్పుడు 4 ను ఎన్నుకోవాలి మరియు తరువాత 1 2 3 ను లెక్కించాలి మనకు ఇప్పుడు ప్రాథమికంగా అనంతమైన అనేక పరిష్కారాలు ఉన్నాయి మనకు ప్రత్యేకమైన ప్రాతినిధ్యం మొదటి రెండు ఉదాహరణలలో ఉంది కానీ ఈ ఉదాహరణలలో నాన్ యునిక్ రెప్రసెన్టేషన్ ఉంది కాబట్టి ఇక్కడ తేడా ఉంది ఈ సందర్భంలో మనకు నాన్ యునిక్ రెప్రసెన్టేషన్ లేదు ఈ ఉదాహరణ 4 కి తిరిగి వస్తే మనకు మళ్ళీ ఇక్కడ మూడు వెక్టర్స్ ఉన్నాయని చూస్తాము 1 2 3 1 3 5 1 5 9 ఇవి మూడు వేర్వేరు వెక్టర్స్ కాబట్టి అవి R³ ని ఉదాహరణ 1 లో ఉదాహరణ 2 లో మనకు మూడు వెక్టర్స్ కలిగి ఉంటాయి మరియు అవి R³ ను విస్తరిస్తాయి అంటే R³ యొక్క ఏదైనా వెక్టర్ ఇచ్చిన వెక్టర్స్ పరంగా వ్రాయవచ్చు కాబట్టి ఉదాహరణ 1 లో మనకు ఇది ఉంది ఇవి ఇక్కడ 1 0 0 మరియు 0 1 0 సెట్ చేసి ఆపై మనకు 0 0 1 ఉంది కాబట్టి ఉదాహరణ 1 నుండి ఇవి మూడు వెక్టర్స్ ఉదాహరణ 2 ఇది 1 1 1 1 1 0 1 0 0 అని నేను అనుకుంటున్నాను కాబట్టి వీటితో R³ నుండి మూడు వేర్వేరు అంశాలు ఉన్నప్పటికీ అవి విస్తరించి ఉంటాయి అవి R³ ను విస్తరిస్తాయి అంటే ఈ వెక్టర్స్ పరంగా మనం వ్రాయగల R³ యొక్క ఏదైనా ఎలిమెంట్ కానీ ఈ సందర్భంలో R³ నుండి మూడు ఎలిమెంట్ ను తీసుకోవడం సాధ్యం కాదని గమనించాలి ఈ స్పానింగ్ సెట్ ని రూపొందించండి యథావిధిగా ఇక్కడ ఒక నార్మల్ వెక్టర్ v1 v2 v3 ను తీసుకుంటాము మరియు 1 2 3 పరంగా ఈv1 v2 v3 ను వ్రాయడానికి ప్రయత్నిస్తాము కాబట్టి 11 2 3 21 3 5 31 5 9 గుణకం మాతృక తో ఇప్పుడు ఇక్కడ వెక్టర్ అగ్మెంటెడ్ మాట్రిక్స్ ఉంది Bv1 v2 v3 Bv1 v2 2v1 v3 2v2v1 ఇప్పుడు ఈ సందర్భంలో ఇక్కడ పివట్ ఉంది మరియు ఇది ఇక్కడ ఇన్కన్సిస్టెన్సీ ను కలిగి ఉన్న పివట్ గురించి మరచిపోతుంది అయితే ఇన్క్సిటెంన్సి ఎందుకంటే ఈ v1 v2 v3 ఏదైనా రియల్ నెంబర్ కావచ్చు ఎందుకంటే ఇక్కడ మన వెక్టర్ R³ అలా ఉండడం వల్ల మనం చేయలేము ఇది 0 అవుతుందని మనం గమనించలేము ఇది చాలా పరిస్థితులలో సున్నా కాని సంఖ్య అవుతుంది మరియు తరువాత 0 మనకు లభించే నాన్ జీరో కి సమానం కాబట్టి ఈ వ్యవస్థ మనము R³ నుండి సాధారణ v1 v2 v3 కోసం పరిష్కరించలేము అంటే సిస్టమ్ ఇన్కన్సిస్టెన్ట్ గా ఉంది మరియు అందువల్ల ఈ సందర్భంలో ఇచ్చిన వెక్టర్స్ యొక్క లీనియర్ కాంబినేషన్ గా మనం వ్రాయలేము కాబట్టి R³ నుండి మూడు ఎలిమెంట్ ను ఇక్కడ తీసుకున్న సంఖ్య కేవలం ముఖ్యం కాదు మూడవ ఉదాహరణలో మనము R³ నుండి నాలుగు ఎలిమెంట్ ను మొదటి రెండు ఉదాహరణలలో తీసుకున్నాము మనం మళ్ళీ మూడు ఎలిమెంట్ ను మాత్రమే తీసుకున్నాము మొదటి రెండు సందర్భాల్లో ఇచ్చిన వెక్టర్స్ R³ నుండి ఇచ్చిన వెక్టర్ కోసం మనకు యునిక్ రెప్రసెన్టేషన్ ఉంది మూడవ ఉదాహరణలో మనము 4 తీసుకున్నాము అది కూడా విస్తరించి ఉంది కానీ అక్కడ మనము ఇచ్చిన వెక్టర్ యొక్క నాన్ యునిక్ రెప్రసెన్టేషన్ ను పొందుతున్నాము R³ నుండి మరియు ఇప్పుడు ఈ ఉదాహరణలో మనకు R³ నుండి మూడు వెక్టర్స్ ఉన్నప్పటికీ R³ నుండి సాదారణ మూలకం లేదా నార్మల్ వెక్టర్ ను సూచించడానికి అవి సరిపోవు కాబట్టి ఇది R³ యొక్క స్పానింగ్ సెట్ ని ఏర్పాటు చేయదు కాబట్టి ఈ స్పానింగ్ సెట్ పై చర్చించడానికి ఇంకా చాలా ఉంది మరియు అది తదుపరి ఉపన్యాసాలలో అనుసరిస్తుంది ఇక్కడ తీర్మానం ఏమిటంటే ఈ లీనియర్ స్పాన్ ఏమీ కాదు కానీ ఇచ్చిన వెక్టర్స్ యొక్క అన్ని లీనియర్ కాంబినేషన్ మరియు v1v2vn యొక్క స్పానింగ్ సెట్ ఇది ఏదైనా వెక్టర్ ఉంటే ఇది స్పానింగ్ సెట్ అని మనము పిలుస్తాము v మనము ఈ వెక్టర్ రూపంలో ప్రాతినిధ్యం వహిస్తాము అప్పుడు ఇది స్పానింగ్ సెట్ అని పిలుస్తాము ఈ ఉపన్యాసాలను సిద్ధం చేయడానికి ఇవి సూచనలు మరియు మీకు ధన్యవాదాలు